A అల్గోరిథం ఈ రోజు మనం ఈ ప్రసిద్ధ A అల్గారిథమ్ను చూడాలనుకుంటున్నాము మరియు దీనిని హార్ట్ నెల్సన్ మరియు రాఫెల్ రూపొందించారు మేము పరిచయంలో చాలా క్లుప్తంగా ఈ పాత్రలను కలుసుకున్నాము ఈ నెల్సన్ గురించి చెప్పాలంటే సైమన్ నోయెల్ మిన్స్కీ మరియు మెక్కార్తీలతో పాటు AI యొక్క వ్యవస్థాపకు లలో నెల్సన్ ఒకరు AI పై మొదటి పాఠ్య పుస్తకం 1972 లో వ్రాయబడినది వాస్తవానికి నెల్సన్ రాసినది యాదృచ్ఛిక అల్గోరిథం AI లో సమస్య పరిష్కార పద్ధతులు మరియు అలాంటి వాటిని అంగీకరించడాన్ని మనం చూసిన సెర్చ్ అల్గోరిథం బెస్ట్ ఫస్ట్ సెర్చ్ హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ సమర్థవంతమైన బ్రాంచింగ్ ఫాక్టర్స్ గురించి చర్చిస్తుంది ఇటువంటి అంశాలు ఆ పుస్తకంలో వ్రాయబడ్డాయి నెల్సన్ స్తాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో బోధిస్తున్నాడు హార్ట్ మీలో కొంతమందికి తెలుసు ఎందుకంటే డూడా అండ్ హార్ట్ వీరు నమూనా గుర్తింపుపై బాగా తెలిసిన పుస్తకం రాశారు రాఫెల్ గురించి నేను చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తున్నాను స్వయంచాలక సిద్ధాంతం కొరకు ప్రోగ్రామ్ రాసిన మొదటి వ్యక్తులలో ఆయన ఒకరు ఏదేమైనా ఈ రోజు మనం ఈ A అల్గోరిథం కొరకు చాలా ఆసక్తి గా ఉన్నాము మొదట గా మనం దీనిని A అని పిలుస్తాము మరియు తరువాత దీనిని ఎలాంటి సందర్భం లో మనం A అని పిలుస్తాము అనేది కూడా చూస్తాము మేము ఈ అల్గోరిథంలలో కొన్నింటిని చూసినప్పుడు సాధారణంగా A ఆమోదయోగ్య మైనది గా కనిపిస్తుంది మరియు ఇది ఆమోదయోగ్యమైనది కూడా ఇది సరైన తుది పరిష్కారానికి హామీ ఇస్తుందని అర్థం బ్రాంచ్బౌండ్ తప్పనిసరిగా ఆమోదయోగ్యమైనది నా ఈ పుస్తకం ఇప్పుడు డిపార్ట్మెంట్ లైబ్రరీలో అందుబాటులో ఉంది సుమారు 5 కాపీలు ఉన్నాయి అని లైబ్రేరియన్ తెలిపాడు మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు మేము ఈ పుస్తకాల యొక్క 5వ అధ్యాయంలో ఉన్నాము మీరు తప్పనిసరిగా వీటిని గురించి తెలుసుకోవాలి మొదట మనం చర్చించిన స్థలానికి ప్రేరణను తీసుకుందాం మీరు కొన్ని ప్రారంభ నోడ్ లలో S వద్ద ఉన్నారు మరియు మీరు గోల్ నోడ్ g కి వెళ్లాలను కుంటున్నారు ఇది నగర పటం లేదా అలాంటిదేనని ఊహించుకొండి మరియు మీకు కొంత ఓపెన్ జాబితా ఉంది మరియు ఈ ఓపెన్ జాబితాలో నోడ్స్ ఉన్నాయి వీటి విస్తరణ కోసం మీరు నోడ్ ఎంచుకోవాలి ఇది పాత స్టైల్ అల్గోరిథం మేము డెప్త్ ఫస్ట్ సెర్చ్ బ్రేడ్త్ ఫస్ట్ సెర్చ్ హ్యూరిస్టిక్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ మొదలైనవి వ్రాసాము మేము ఈ పరిభాషను బ్రాంచ్బౌండ్లో ఉపయోగిస్తాము కాని ఆ బ్రాంచ్బౌండ్ కూడా మేము గీస్తున్న ట్రీ లోని అత్యల్ప లీఫ్ లో అత్యల్ప నోడ్లను ఎన్నుకుంటామని చూడవచ్చు ఇది మీరు నిర్వహించగల ఓపెన్ లిస్ట్ అని మీకు తెలుసు ఇప్పుడు బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అనేది ప్రతి నోడ్ కు గోల్ నోడ్కు యొక్క దూరాన్ని ఎస్టిమేట్ వేసేందుకు ఉపయోగపడే ఫంక్షన్ అని మేము చూశాము మేము ఆ ఫంక్షన్ను h అని పిలుస్తాము అలాగే బెస్ట్ ఫస్ట్ సెర్చ్ తో ప్రాథమికంగా హ్యూరిస్టిక్ విలువపై ప్రయారిటీ క్యూ నిర్వహించండి మరియు లక్ష్యానికి దగ్గరగా కనిపించే తక్కువ విలువను ఎల్లప్పుడూ ఎంచుకోండి దీంతో పరిష్కారాన్ని వేగంగా కనుగొనాలనే ఆశిస్తున్నాను మరోవైపు బ్రాంచ్బౌండ్ ఇప్పటివరకు పార్సెల్ కాస్ట్ ను కనుగొంటుంది ఈ కాస్ట్ వాస్తవానికి దగ్గరగా ఉంది ఇది వాస్తవానికి పాక్షిక పరిష్కారాల కాస్ట్ వారు అనుకున్నట్టు డిజిక్స్ట్రా అల్గోరిథం సరైనది కాకపోవచ్చు ప్రతిసారీ అది నోడ్ను ఎంచుకున్నప్పుడు అది ఆప్టిమల్ కాస్ట్ ను కనుగొందని నిరూపించగలదు కాని మేము కొంచెం తరువాత ఆ వాదనకు వస్తాము ఇది మేము ఇప్పటివరకు నోడ్కు ప్రతిపాదించిన కాస్ట్ మీరు దీనిని ఒక విధమైన భౌతిక వ్యవస్థగా చూడటానికి ప్రయత్నిస్తే బ్రాంచ్బౌండ్ అనునది ఫస్ట్ సెర్చ్ కు బ్రేడ్త్ వంటిది గా చూడవచ్చు ఇది సులువైనది బ్రాంచ్బౌండ్ సాధ్యమైనంతవరకు సోర్స్ కి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాయి ఎల్లప్పుడూ తక్కువ నోడ్ ఉన్న ఒక నోడ్ను ఎంచుకుంటుంది ఇది సాధ్యమైనంతవరకు సోర్స్ కి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తుంది ఇది ఈ విషయం ని వెనుకకు లాగడం లాంటిది ఇది స్పష్టం గా వెనక్కి లాగుతున్నది మరోవైపు బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు లక్ష్యానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగిస్తోంది ఇది లక్ష్యానికి ఇచ్చిన సూచనలకు కు సరిపోయే ఎస్టిమేట్ తప్పనిసరిగా ఇది అనుకొన్న దిశలో కి కదులుతోంది ఈ A అల్గోరిథం లో మనం ఈ రెండు పుల్ ల కలయికను ఉపయోగించాలను కుంటున్నాము ఇది చాలా సులువైనది గా ఉంటుంది ఇక్కడ మనం వివరాలన్నింటిని తప్పనిసరిగా పూరించాలి A పరిభాషలో ఈ విలువను g అని పిలుస్తారు మరియు ఇది S నుండి n వరకు ఉన్న వాస్తవంగా తెలిసిన పాత్ యొక్క కాస్ట్ ఇంకోమాటలో చెప్పాలంటే ఈ కాస్ట్ ఏమిటంటే మేము బ్రాంచ్బౌండ్లో గీస్తున్న పాత్ లో ఉపయోగిస్తున్న కాస్ట్ దీనిని g అని పిలుస్తాము లేదా మేము ఆ లేబుల్ను g అని పిలుస్తాము h అనేది n నుండి g వరకు ఉన్న సెగ్మెంట్ యొక్క ఎస్టిమేటేడ్ కాస్ట్ మేము బెస్ట్ ఫస్ట్ సెర్చ్ లో ఉపయోగించాము h ఈ లక్ష్యం నుండి గోల్ నోడ్ ఎంత దూరం ఉందో మీకు తప్పనిసరిగా తెలియజేస్తుంది ఈ అల్గోరిథం A లో మేము f అనే ఫంక్షన్ను ఉపయోగిస్తాము f ప్రాథమికం గా gh మరియు f ఈ విలువ పై తప్పనిసరిగా ప్రయారిటీ క్యూ ను కూడా క్రమబద్ధీకరించాము ఇప్పుడు ఈ సెర్చ్ అల్గోరిథంలో ఏమి జరుగుతుందో మనం ప్రారంభ స్థితి యొక్క సోర్స్ నోడ్తో ప్రారంభిస్తున్నామని గమనించండి మేము క్రమంగా ఈ ఇంప్లిసిట్ గ్రాఫ్ ను ఎక్స్ ప్లీ సిట్ గ్రాఫ్ గా స్పష్టంగా తయారు చేస్తున్నాము ముఖ్యంగా మేము ఉత్పత్తి చేస్తున్న ట్రీ ఒక రకమైన సెర్చ్ ద్వారా మనం ఎక్స్ ప్లీ సిట్ గా తయారుచేసినవి రెండు భాగాలుగా విభజించ బడింది ఒకటి క్లోజ్డ్ సెట్ లేదా క్లోజ్డ్ లిస్ట్ అని పిలుస్తారు రెండవది అంతర్గత నోడ్స్ మరియు లీఫ్ లు తో ఉన్నది దీనిని మనం ఓపెన్ సెట్ అని పిలుస్తాము మేము ఈ స్పష్టమైన గ్రాఫ్ను నిర్మిస్తున్నప్పుడు ఈ g విలువ లెక్కించబడుతుంది ఎందుకంటే పార్షియల్ పాత్ పాత్ ను కనుగొన్నప్పుడు మనం వాటి విలువలను లెక్కించవచ్చు మరియు దానికి g విలువ H విలువ స్వతంత్రంగా ఉంటుంది H విలువ కేవలం ఇచ్చిన నోడ్ యొక్క లక్షణం చెన్నై సెంట్రల్ నుండి మైలాపూర్ ఎంత దూరంలో ఉందో చెప్పడం లాంటిది మేము ఇక్కడ ఏదో ఒక ప్రశ్న అడుగుతున్నాము ఇక్కడ మనకు మార్గాల ఉన్న గురించి మనం యూక్లిడియన్ డిస్టెన్స్ ఉపయోగించవచ్చు లేదా మాన్ హట్టన్ డిస్టెన్స్ ఉపయోగించవచ్చు హ్యూరిస్టిక్ ఫంక్షన్ కేవలం నోడ్ యొక్క లక్షణం మేము ఈ A అల్గోరిథం ని అమలు చేసి చూద్దాం నోడ్ను ఉత్పత్తి చేసిన ప్రతిసారీ మీరు దాని h విలువను లెక్కించవచ్చు ఇది ఈ హ్యూరిస్టిక్ విలువ మరియు మీరు తప్పనిసరిగా పూర్తి చేస్తారు అయితే ఈ g విలువ మారవచ్చు ఎందుకంటే మేము మొదట ఉదాహరణలో చూసినట్లుగా మీరు ఒక నోడ్కు పొడవు 15 యొక్క కాస్ట్ ను కనుగొనవచ్చు ఆపై మీరు ఆ నోడ్కు 14 కాస్ట్ యొక్క మరొక మార్గాలను కనుగొనవచ్చు ఆ నోడ్ యొక్క g విలువ 15 నుండి 14 వరకు మారవచ్చు ఇది మారుతూనే ఉండే పరిమాణం ఇది A వాస్తవంగా తెలిసిన కాస్ట్ లేదా అసలు పాత్ యొక్క తెలిసిన కాస్ట్ గా చెప్పాలి ఎందుకంటే మీరు ఇంకా అన్వేషించని పాత్ ఉంది మరియు ఇది చౌకగా ఉంటుంది ఇప్పుడు ఇది f gh మరియు ఆప్టిమల్ కాస్ట్ మేము అనే పదాన్ని ఉపయోగించి నప్పుడల్లా అవి ఆప్టిమల్ కాస్ట్ ను సూచిస్తాయి మనకు అవి తప్పనిసరిగా తెలియక పోవచ్చు వాస్తవానికి మనకు వాటిని గురించి ఎక్కువగా తెలియదు మేము కొన్ని నోడ్ ల నుండి కొన్ని ఇంటర్మీడియట్ నోడ్లకు మార్గాన్ని కనుగొన్నప్పటికీ అసలు కాస్ట్ ఏమిటో మనకు తెలియదు g మరియు g మధ్య సంబంధం ఏమిటి ప్రొఫెసర్ ఇది లేదా విద్యార్థి ప్రొఫెసర్ ఎంత మంది గా భావిస్తారు ప్రొ మీరు ఒకరి గా చెప్పారు విద్యార్థి ప్రొఫెసర్ ఎందుకు g అనేది మీరు ఇప్పటివరకు ఆ నోడ్ n కి కనుగొన్న పాత్ ఇది బెస్ట్ పాత్ కాకపోవచ్చు ఇది g కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది ఈ f ప్రాథమికంగా లేదా S ప్రారంభ నోడ్తో ప్రారంభమయ్యే ఆప్టిమల్ పాత్ యొక్క కాస్ట్ నోడ్ n కి వెళ్లి ఆపై నోడ్ g కి వెళుతుంది ఏదైనా నోడ్ n కోసం f అనేది ఆప్టిమల్ పాత్ కాస్ట్ ఇది తప్పనిసరిగా నోడ్ n గుండా వెళుతుంది మరియు ఆ పాత్ ఆప్టిమల్ పాత్ అయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది ఇక్కడ మనం ఏ నోడ్ n కోసం అయినా ఆ నోడ్ n ద్వారా వెళ్ళే ఆప్టిమల్ కాస్ట్ ఎంత అని చెప్తున్నాము ఇక్కడ మనం S G కి ఆప్టిమల్ పాత్ గురించి మాట్లాడు తున్నాము ఇది S n1 n2 nk G మనం ff f ఎందుకంటే పాత్ గుర్తుంచుకోండి ఇది ఆప్టిమల్ పాత్ అని మేము చెప్పినప్పుడు మనం f ఆ పాత్లో ఏదైనా నోడ్ లేదా ప్రారంభ f లేదా గోల్ యొక్క f అని చెబితే వాటికి ఒకే కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది మనం మాట్లాడుతున్న ఒకే ఒక పాత్ ఈ రెండు వనరులను ఆప్టిమల్ పాత్ కోసం మనం కొన్ని పాయింట్లు తరువాత చర్చిస్తాము A ఇప్పుడు ఆమోదయోగ్యమైనది మనం మళ్ళీ అదే ప్రశ్నకు వచ్చాము h మరియు h మధ్య సంబంధం ఏమిటి నేను మీకు రెండు ఎంపికలను ఇస్తున్నాను hh hh మనకు కొన్ని సమానత్వం తో లేవు మేము రెండు వైపులా సమానత్వాన్ని చేర్చాము ఇది మంచిది మొదటి ఎంపిక లేదా రెండవ ఎంపిక ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఏమి చేయాలి ఇది ఏమి చేస్తుందో ఇది తక్కువ ఎస్టిమేట్ కాని ఇది అతిగా ఎస్టిమేట్ వేస్తుంది అని నేను అంటాను మరియు దీనిని నేను తరువాతి తరగతిలో మరింత లాంఛనంగా చూపిస్తాను ఇక్కడ నేను A ని ఏంచుకోవడం సరైన స్థితి అల్గోరిథం A ఆమోదయోగ్యంగా మారుతుంది మరియు ఆమోదయోగ్యమైనది అంటే అది మీకు ఆప్టిమల్ కాస్ట్ మార్గాన్ని కనుగొంటుంది నా h తక్కువ ఎస్టిమేట్ వేసే ఫంక్షన్ అయితే hh ఉండాలి గుర్తుంచుకోండి h అనేది n నుండి లక్ష్యానికి వెళ్ళే ఆప్టిమల్ కాస్ట్ లేదా అది n నుండి లక్ష్యానికి వెళ్ళే కాస్ట్ ను అతిగా ఎస్టిమేట్ వేయాలి నా అల్గోరిథం దీనిని ఆమోదయోగ్యంగా చేస్తుంది నేను దీనిని ఎంపిక చేద్దామను కుంటున్నాను లేదా మీలో ఎవరైనా వేరే ఎంపిక చెప్పబోతున్నారా దీనిని ఎంపిక చేద్దాం ఎంత మంది కాస్ట్ ను ఎక్కువగా ఎస్టిమేట్ వేయాలని భావిస్తారు నేను నెగేషన్ ను ఉపయోగించగలను ఇది కాస్ట్ ను తక్కువగా ఎస్టిమేట్ వేస్తుందని ఎంత మంది భావిస్తున్నారు మనం కొద్దిసేపటి తరువాత దీనికి తిరిగి వద్దాం ఈ మొత్తం అంశాన్ని తప్పనిసరిగా వివరించడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది ఒక సారూప్యతదీనిని నేను తరచుగా ఉపయోగిస్తాను మీరు క్రొత్త మొబైల్ ఫోన్ను కొనుగోలు చేస్తున్నారని అనుకుంటాను మీరు క్రొత్త మొబైల్ ఫోన్ను అత్యంత ప్రాచుర్యం పొందిన వస్తువు కొనాలని కోరుకుంటున్నాను మరియు మీరు ఏ ఫోన్ను కొనాలను కుంటున్నారో మీరు నిర్ణయించుకున్నారు విక్రయించే దుకాణాలు మూడు ఉన్నాయి లేదా నాలుగు ఉన్నాయి మీరు మొదటి దుకాణానికి వెళ్లి కాస్ట్ అడిగారు 10000 రూపాయలకు ఈ ఫోన్ను ఇస్తున్నానని చెప్పారు అనుకోండి ఇప్పుడు ఇతర వ్యక్తులు ఎంత వసూలు చేస్తారనే దానిపై మీకు కొంత ఎస్టిమేట్ ఉంది వారు తక్కువ వసూలు చేస్తారని మీరు అనుకుంటే వారి వద్దకు వెళతారా వారు 10000 కన్నా ఎక్కువ వసూలు చేస్తారని మీరు అనుకుంటే మీరు వారి వద్దకు వెళతారు తక్కువ వసూలు చేయడం అంటే దీని అర్థం ఆ నోడ్ యొక్క విలువ తప్పనిసరిగా కాస్ట్ ను తక్కువగా ఎస్టిమేట్ వేస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ ఉదాహరణను చూద్దాం నాకు ఓపెన్లో రెండు నోడ్లు మాత్రమే ఉన్నాయి అనుకుందాం వాటిని A అని మరియు B అని పిలుద్దాం ఇది వారికి దొరికిన అసలు పాత్ అని అనుకోనివ్వండి మరియు ఈ ఆలోచనను వివరించడానికి అవి లక్ష్యం నుండి ఒక అడుగు దూరంలో ఉన్నాయని చెప్పండి అనగా కనుగొనె అవకాశం ఉన్న ఎడ్జ్ ఈ కాస్ట్ 100 అని చెప్పనివ్వండి కేవలం A ను సరళీకృతం చేయడానికి ఈ కాస్ట్ కూడా 100 అని చెప్పనివ్వండి మరియు ఈ కాస్ట్ 40 అని చెప్పండి మరియు ఈ కాస్ట్ 50 అని చెప్పండి ఎడ్జ్ కాస్ట్ A నుండీ g కి 40 మరియు ఎడ్జ్ కాస్ట్ Bనుండీ g కి 50 మన దగ్గర ఏమి ఉంది మనకు ఈ 100g g కి కూడా సమానం మరియు ఇది మేము చేయని వాస్తవ కాస్ట్ అంటే మీరు h 40 మరియు h 50 ఈ సందర్భంలో ఒక ఎడ్జ్ మాత్రమే ఉంటే అది ప్రాథమికంగా ఎడ్జ్ వ్యయానికి పడిపోతుంది ఇక్కడ నేను ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు ఈ రెండు ఫంక్షన్లకు ఉదాహరణలు చూద్దాం h1 కాస్ట్ ను తక్కువగా ఎస్టిమేట్ వేస్తుంది మరియు h2 కాస్ట్ ను ఎక్కువగా ఎస్టిమేట్ వేస్తుంది అనుకుందాము మరియు రెండూ ఫంక్షన్లను ఎంచుకుందాం ఇవిసరియైనవి యేమి కాదు మీకు తప్పు సమాచారం ఇస్తాయి కాని రెండూ B వాస్తవానికి లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది అప్పుడు A లక్ష్యానికి దగ్గరగా ఉంటుందిఅని మీకు చెప్తున్నాయి మనం దీనితో పని చేద్దాం h250 ఇది 70 అని చెప్పండి అని మరియు h240 కాని అది 80 అని చెప్పండి దీని అర్థం ఏమిటి ఈ ఫంక్షన్ h2 ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఈ బ్లాక్స్ తో మేము ఈ ఉదాహరణ చేశామని గుర్తుంచుకోండి అక్కడ వాటిలో ఒకటి మరొకటి కంటే మెరుగైనదని చూసినప్పుడు మేము దాని ఫంక్షన్లను నిర్వచించటానికి ప్రయత్నించాము ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ల యొక్క మరొక కోణాన్ని చూస్తోంది వాటిలో ఒకటి తక్కువ ఎస్టిమేట్ వేయడం మరియు మరొకటి అతిగా ఎస్టిమేట్ వేయడం మొదట మనం కాస్ట్ను ఎక్కువగా ఎస్టిమేట్ వేసే ఒక ఫంక్షన్ను చూస్తున్నాము అంటే దీని కోసం ఈ వాస్తవ కాస్ట్ 50 కానీ ఈ ఫంక్షన్ లో 70 దీనికి అసలు కాస్ట్ 40 కానీ ఈ ఫంక్షన్ లో 80 వాస్తవ ఆచరణలో A లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది అంటే ఈ భాగం మెరుగ్గా ఉండాలి కానీ ఈ ఫంక్షన్ B లక్ష్యానికి దగ్గరగా ఉందని అనుకుంటుంది ఎందుకంటే ఎస్టిమేట్ ప్రకారం h270 ఇది 80 కన్నా తక్కువ f2g అవుతుంది ఇది f210070170 కు సమానం మరియు f2 10080180 కి సమానం గుర్తుంచుకోండి ప్రాథమికంగా ఈ A అల్గోరిథం ఏమి చేస్తుందంటే అది తప్పనిసరిగా f విలువపై ప్రయారిటీ క్యూ ను నిర్వహిస్తుంది ఈ చిన్న ఉదాహరణలో ఓపెన్ జాబితాలో కేవలం రెండు నోడ్లు మాత్రమే ఉన్నాయి ఒకటి A ఒకటి B మరియు దానిని ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి f విలువలు f2 180 మరియు f2170 ఇది ఈ నోడ్ను ఎంచుకుంటుంది అంటే ఇప్పుడు డిజేక్స్ట్రాస్ ఇక్కడ ఎడ్జ్ ని సడలించాలో చెబుతుంది అంటే అది g ను లెక్కిస్తుంది g2g250 అసలు కాస్ట్ లేదా 50 అని వ్రాయనివ్వండి ఇది 10050 కి సమానమైన వాస్తవ ఎడ్జ్ కాస్ట్ 150 మరియు h20 మన హ్యూరిస్టిక్ ఫంక్షన్ కనీసం మనకు తెలియజేయవచ్చు లక్ష్యాన్ని చేరుకున్నారు లక్ష్యం వద్ద హ్యూరిస్టిక్ విలువ 0 అంటే f20150150 మన సెర్చ్ స్పేస్ లో ఏమి జరిగింది మేము S తో ప్రారంభించాము అప్పుడు మనకు ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఇది A ఇది B అప్పుడు మా అల్గోరిథం h2 B ని ఎంచుకొని G కి ఒక మార్గాన్ని కనుగొంది అప్పుడు మనకు ఈ రెండు నోడ్ ఓపెన్ A మరియు G లలో ఉంది A ఇప్పుడే కాస్ట్ ఎస్టిమేట్ వేసింది ఎస్టిమేటేడ్ కాస్ట్ అంటే ఈ నోడ్ A ద్వారా లక్ష్యానికి వెళ్ళే పూర్తి కాస్ట్180 అని ఎస్టిమేట్ వేయబడింది ఎందుకంటే A నుండి హ్యూరిస్టిక్ ఎస్టిమేట్ 80 మరియు A వరకు కాస్ట్ 100 10080180 గా ఎస్టిమేట్ వేయబడింది Gయొక్క ఎస్టిమేటేడ్ కాస్ట్ కనుగొనబడినది ఇది ఇప్పటి వరకు అయిన G విలువ 150 ఇక్కడ మనకు ఈ నోడ్ విలువ 150 ఉంది మరియు ఈ నోడ్ విలువ 180 ఉంది అల్గోరిథంGఎంచుకొని ముగుస్తుంది పూర్తిగా శుద్ధి చేసిన పరిష్కారం చౌకైనప్పుడు చివరి తరగతిలో మనం మాట్లాడిన అదే అల్గోరిథం ఇది స్వయంచాలకంగా ఈ ప్రయారిటీ క్యూలో ఎంపిక చేయబడుతుంది మరియు తరువాత అల్గోరిథం ముగుస్తుంది ఇది తప్పనిసరిగా ఈ మార్గాన్ని కనుగొంటుంది h1 అయిన ఇతర ఎంపికను ప్రయత్నిద్దాం ఇది తక్కువ ఎస్టిమేట్ వేస్తుంది దానికి సమానమైన h150 అని చెప్పండి కాని ఇప్పుడు మనం తక్కువ ఎస్టిమేట్ వేస్తున్నాము కాబట్టి దీనిని 30 అని మరియు h140 దీనిని 20 అని చెప్పనివ్వండి ఇది వాస్తవానికి 40 కానీ ఈ ఫంక్షన్ విషయం లో దీనిని 30 అని చెప్పండి h2 మరియు h1 వ్యవహరించే పద్ధతిలో సమానంగా ఉంటాయి రెండూ B లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయని అనుకుంటాయి h2 మాత్రమే వ్యయాన్ని అతిగా ఎస్టిమేట్ వేస్తుంది మరియు h1 కాస్ట్ ను తక్కువగా ఎస్టిమేట్ వేస్తుంది ఈ సందర్భంలో మీరు f1 20100120 మరియు f1130 మళ్ళీ ఇది చాలా సారూప్య పరిస్థితి ఈ అల్గోరిథం ఇది మొదట 180 తరువాత ఇది 170 మరియు ఇది 150 గా మారింది ఈ కొత్త అల్గోరిథంతో f1130 మరియు ఇది 120 మళ్ళీ ఈ అల్గోరిథం మొదట Bని కనుగొంటుంది కాని ఏమిజరుగుతోంది B ను ఎంచుకున్న తరువాత ఇది ఈ ఎడ్జ్ ని B నుండి g వరకు వాస్తవ కాస్ట్ 50 గా సడలించింది g G లేదా g1 150 అంటే f1150 S నుండి B కి G కి వెళ్ళే మార్గాన్ని కనుగొన్న తర్వాత చూడండి ఈ రెండింటికీ అసలు కాస్ట్ తెలియదు ఎందుకంటే h చేత ఈ ఎస్టిమేట్ లేదు h 0 వాస్తవ కాస్ట్ f1150 అలాగే f2150 గా ఉంది కానీ ఇప్పుడు మీరు దీనిని చూడవచ్చు అదే కాస్ట్ 150 తో ఉంటుంది మరియు ఈ అల్గోరిథం దీనిని A1 G మరియు A ల మధ్య ఎన్నుకోవాలి అనుకుందాము ఇది A తక్కువ ఎస్టిమేటేడ్ కాస్ట్ 130 అని సూచిస్తుంది ఈ అల్గోరిథం Aని ఎన్నుకుంటుంది మరియు Aను ఎంచుకున్నట్లు అవుతుంది డిజిక్స్ట్రాస్ అల్గోరిథం చేసినట్లుగా Gకి చౌకైన కాస్ట్ ను కనుగొంటుంది మరియు ఈ చౌకైన కాస్ట్ 10040140 ఇది ఈ వ్యయాన్ని 140 కి సవరించనుంది వాస్తవానికి ఎస్టిమేటేడ్ కాస్ట్ 170 మరియు ఇది 150 కి సవరించబడింది ఇది 180 ఇది 150 కి సవరించబడలేదు ఇక్కడ 120 గా ఉంది ఇది 150 కి సవరించబడింది కానీ ఇది విస్తరించినప్పుడు ఇది మళ్ళీ 140 కి సవరించబడింది ఆ సమయంలో ఇది మా ఓపెన్ జాబితాలో మిగిలి ఉన్న ఏకైక గోల్ నోడ్ ఎందుకంటే మేము A తో పూర్తి చేసాము మేము B తో పూర్తి చేసాము మరియు G మాత్రమే మిగిలి ఉంది మరియు G 140 గా తీసుకోబడుతుంది ఇది సరైన పరిష్కారం h1 ను ఉపయోగించడం ద్వారా సరైన పరిష్కారాన్ని కనుగొనగలమని మేము h2 ను ఉపయోగించి సరైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయమని మీరు చూడవచ్చు అయితే రెండింటి లో ఉపయోగించేందుకు B మంచి ఎంపిక అని భావించినప్పటికీ h2 B ను ఎంచుకుంది మరియు మేము A ను ఎంచుకునేలా చేశాము తరువాత లక్ష్యాన్ని ఎంచుకునేలా చేశాము మేము ఆప్టిమల్ కాస్ట్ ను కనుగొన్నాము ఇది మేము వెతుకుతున్న ప్రమాణం hh ఇప్పుడు హ్యూరిస్టిక్ ఫంక్షన్ తప్పనిసరిగా లక్ష్యం యొక్క వ్యయాన్ని తక్కువగా ఎస్టిమేట్ వేస్తే ఈ అల్గోరిథం ఆమోదయోగ్యమైనది బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథంలో లేని ఒకటి లేదా రెండు విషయాలు ఉన్నందున అల్గారిథమ్ ను పూర్తిగా వివరిద్దాం తరువాతి తరగతిలో దాన్ని తప్పనిసరిగా మళ్ళీ తీసుకుంటాము అల్గోరిథం చాలా సారూప్యంగా ఉంటుంది నేను క్లుప్తంగా వివరిస్తాను ఆపై మేము దీన్ని చేస్తాము ఈ కాస్ట్ ను మనం నోడ్ g నోడ్ h మొదలైనవి స్పష్టంగా ట్రాక్ చేస్తాము చాలా దశలు పోలి ఉంటాయి నేను ఇక్కడ వ్రాస్తాను మీరు వివరాలను పూరించవచ్చు నేను చాలా క్లుప్తంగా OPEN← అని వ్రాస్తాను అంటేస్టార్ట్ నోడ్ మొదలైనవి పొందుతుందికాని మేము పేరెంట్స్ ని ట్రాక్ చేయాలనుకుంటున్నాము పేరెంట్ ←NIL మరియు h గణన ఇక్కడ మనం వ్రాద్దాం మనం నోడ్ యొక్క హ్యూరిస్టిక్ విలువను ఎల్లప్పుడూ లెక్కించవచ్చు సూత్రప్రాయంగా మేము హ్యూరిస్టిక్ విలువను లెక్కిస్తాము మరియు మేము CLOSED←NIL దగ్గర ప్రారంభిస్తాము ఇంతకు ముందు ఇక్కడ మేము ఈ పేరెంట్ పాయింటర్ ని అంగీకరించాము ఈ నోడ్ జతను కలిగి ఉండకుండా ఇంతకు ముందు మీరు కలిగి ఉన్న దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు నిజంగా పట్టింపు లేదు ఇది వివరించడానికి చాలా సులభం ఓపెన్ నిల్కు సమానం కానట్లయితే బెస్ట్ నోడ్ n ను ఎంచుకుని క్లోజ్డ్కు జోడించండి ఈ నోడ్ n తో మీరు ఏమి చేస్తారు అనే దానిపై నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను నేను పాత పరిభాషను ఉపయోగిస్తే goal test అయితే Reconstruct Path అనుకుంటాము అంతకుముందు సెర్చ్ అల్గోరిథంలో మేము చేసినదానికి ఇది చాలా పోలి ఉంటుంది లేకపోతే సక్సెసర్ movegen అవుతుంది నేను ఇంతకు ముందు నిర్వచించిన అదే ఫంక్షన్ను ఉపయోగిస్తున్నాను మరియు సక్సెసర్ లో ప్రతి m కోరకు మేము ఈ క్రింది వాటిని తప్పనిసరిగా చేస్తాము ఈ అల్గోరిథం పని చేస్తున్న చోట స్థితిని కూడా గీద్దాము ఇది S ఎక్కడో మనకు ఈ ఓపెన్ జాబితా ఉంది ఇది ఓపెన్ నోడ్ యొక్క సెట్ మరియు ఈ నోడ్ n ఇక్కడ తప్పనిసరిగా ఉందని చెప్పండి నేను గీసిన ఈ లైన్ ఓపెన్ జాబితాను సూచిస్తుంది మరియు మేము కొన్ని నోడ్లను ఎంచుకున్నాము అతి తక్కువ f విలువ కలిగిన నోడ్లను నేను ఇక్కడ చెప్పాను సరే నేను బెస్ట్ నోడ్ n అని చెప్పాను మరియు ఉత్తమంగా నేను తక్కువ f విలువ మరియు f అంటే gh మరియు అది గోల్ నోడ్ కాదు మేము సక్సెసర్ లను ఉత్పత్తి చేస్తాము ఇది n యొక్క సక్సెసర్ అని చెప్పండి మీరు చెప్పాలను కుంటే అన్ని నైబర్స్ అక్కడి నుండి చేరుకోవచ్చు మీరు ఇక్కడ మూడు రకాల నోడ్లు ఉన్నాయని చూడవచ్చు ఇది ఒక రకమైనది ఇది ఇప్పటికే ఓపెన్ జాబితాలో ఉంది నేను గీయడానికి ఉద్దేశించిన ఈ రెండు ఏమిటంటే అవి ఇప్పటికే ఓపెన్ గా ఉన్నాయి కొన్ని ఇప్పటికే మూసివేయబడ్డాయి మరియు కొన్ని కొత్త నోడ్లు తప్పనిసరిగా ఉన్నాయి ఇది కొత్త నోడ్లను తప్పనిసరిగా సూచిస్తుంది For each m కేస్ 1 m ఓపెన్కు చెందినది కాదు మరియు m క్లోజ్కు చెందినది కాదు అంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఈ నోడ్ ఇది ఇంతకు మునుపు చూడని కొత్త నోడ్ ప్రాథమికంగా మేము దీన్ని మా సెర్చ్ స్పేస్ కి జోడించాలనుకుంటున్నాము అప్పుడు మనం h కంప్యూట్ చేస్తాము మనం ఉపయోగించే హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఉంది అప్పుడు మేము parent అనేది n అని చెప్తాము మరియు ggk ను ఉపయోగిస్తాను knm అనేది ఆ ఎడ్జ్ యొక్క కాస్ట్ n నుండి m వరకు వెళుతుంది మేము విలువను నవీకరిస్తాము లేదా g యొక్క గణన విలువ g కి సమానం ఈ బ్రాంచ్బౌండ్ రకమైన ఒక విషయం లో మేము చేస్తున్నట్లుగా పేరెంట్ యొక్క g విలువ మరియు తరువాత మేము f ను లెక్కిస్తాము మరియు open కి n ను జోడిస్తాము మూడు కేసులు ఉన్నాయి మొదటి కేసు m ఒక కొత్త నోడ్ మేము దాని ఎడ్జ్ విలువను లెక్కిస్తాము దాని g విలువను మనం గణించగలము అంటే దాని f విలువను కూడా లెక్కించగలము m యొక్క పాయింటర్ను దాని పేరెంట్గా గుర్తించాము మరియు అది వచ్చినట్లు తెరుస్తుంది మేము చూడాలనుకుంటున్న తదుపరి కేసు ఇది ఇప్పటికే ఓపెన్ గా ఉంది కేస్ 2 m తెరవడానికి చెందినది అంటే మనం ఇక్కడ ఈ ఎడ్జ్ ని కనుగొన్నాము ఈ రెండు కేసులతో మేము వ్యవహరించాము ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటి m అయితే ఇది ఇప్పటికే ఓపెన్లో ఉందని దీని అర్థం ఇది ఇప్పటికే g విలువ మరియు h విలువ మరియు పేరెంట్ పాయింట్ను కలిగి ఉంది ఈ n ఇప్పుడే విస్తరించబడింది దీనికి ముందు ఇది వాదన కోసమే ఈ విషయం చెప్పనివ్వమని సూచించింది ఇది ఈ విషయాన్ని సూచిస్తుందని మరియు ఇది దీనికి గురిపెట్టిందని చెప్పండి ఇది ఇప్పటికే ఈ పేరెంట్ పాయింటర్ను కలిగి ఉంది అలాంటి నోడ్ల కోసం మేము ఏమి చేయాలి లేదా మనం ఏమి చేయాలనుకుంటున్నాము మేము ఆ నోడ్కు చౌకైన మార్గాన్ని కనుగొన్నారా లేదా అని సరియైనదా చూడాలను కుంటున్నాము మనకు ఇప్పటికే ఈ నోడ్కు ఒక పాత్ ఉంది ఇది కొన్ని వరుస నోడ్ల ద్వారా వస్తోంది n ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పేరెంట్ పాయింట్ ఇది ఇప్పటికే g విలువ మరియు h విలువ ను కలిగి ఉంది m తెరవడానికి చెందినది అయితే gKnm ఎంత అని చెక్ చేస్తాము ఈ విలువ ఏమిటి ఈ విలువ ఈ నోడ్ m కి మేము కనుగొన్న కొత్త కాస్ట్ ఈ నోడ్ m ఇప్పటికే ఓపెన్ గా ఉంది ఇది m కోసం ఇప్పటికే నిల్వ చేసిన కాస్ట్ కంటే తక్కువగా ఉంటే గుర్తుంచుకోండి ఇదంతా ఓపెన్ గా ఉంది ఇది తప్పనిసరిగా g విలువను కలిగి ఉండాలి కాని మనం కనుగొన్న ఈ క్రొత్త కాస్ట్ పాత కాస్ట్ కంటే మెరుగైనది అయితే మనం పాయింటర్ యొక్క కొంత సర్దుబాటు చేయవలసి ఉంటుంది అంటే parent అనేది n అవుతుంది మరియు ఇది g విలువ అవుతుంది మరియు f అనేది gh అవుతుంది ఈ అన్నిటి లో h అస్సలు మారడం లేదు ఎందుకంటే ఇది ఆ నోడ్ యొక్క లక్షణం మాత్రమే ఈ నోడ్కు మనం కనుగొన్న పాత్ యొక్క లక్షణం కాదు ఇవి రెండు కేసులు ఒక కేసు క్రొత్త నోడ్ల కోసం వాటిని గ్రాఫ్కు జోడించి పేరెంట్ పాయింటర్ను సృష్టించి g విలువను లెక్కించండి h విలువను లెక్కించండి f విలువను లెక్కించండి మరియు మేము దీనిని పూర్తి చేసాము మేము నోడ్కు క్రొత్త పాత్ తెరిచినట్లయితే ఈ పాత్ మంచిదా అని మనం తనిఖీ చేయాలి ఇదే మనం ఇక్కడ చేస్తున్నది పేరెంట్ పాయింటర్ను తిరిగి సరిచేయడం ఇది తప్పనిసరిగా g విలువను సరిచేయడం కంటే ఇది మంచిది ఇక్కడే మనం g విలువను సరిదిద్దుతున్నాము ఇక్కడే మేము పేరెంట్ పాయింటర్ను రీఅజస్ట్ చేస్తున్నాము కనుక తరువాత ఇది కొత్త g విలువను పరిగణనలోకి తీసుకుంటుంది కేసు 3 m క్లోస్డ్ కి చెందినది అంటే మేము ఇప్పటికే m ని సందర్శించాము మరియు m ని విస్తరించాము మరియు mn యొక్క చైల్డ్ లను సృష్టించాము అందువల్ల దీనిని ఒక కేసుగా తీసుకుందాం ఇప్పుడు ఇది m అని చెప్పండి అంటే ఇది ఇంతకు ముందే ఉత్పత్తి చేయబడింది అంటే ఇతర చైల్డ్ లు కూడా పుట్టవచ్చు ఇక్కడ వేరే రంగును ఉపయోగించుకుందాం ఈ నోడ్ m యొక్క చైల్డ్ కావచ్చు బహుశా ఈ నోడ్ m యొక్క చైల్డ్ గా ఉండవచ్చు మరియు దాని స్వంత చైల్డ్ లను ఇక్కడ కలిగి ఉండవచ్చు ఇక్కడ ఏదైనా తప్పనిసరిగా సాధ్యమే ఓపెన్లోని నోడ్ మరియు క్లోస్డ్ లో ఉన్న నోడ్ ల మధ్య వ్యత్యాసం ఏమిటంటే దగ్గరగా ఉన్న నోడ్లో తప్పనిసరిగా సొంత చైల్డ్ లు ఉండవచ్చు ఈ పర్పుల్ ఉదా రంగు నోడ్లు తప్పనిసరిగా m చైల్డ్ లను సూచిస్తాయి m మొదట క్లోస్డ్ గా ఉంటే మేము రెండవ కేసు కోసం ఏమి చేయాలి మొదట మనము రెండవ కేసు తీసుకుందాము అంటే ఈ నోడ్ m కి మంచి మార్గాన్ని కనుగొన్నాము వాస్తవానికి ఈ m కి వేరే పాయింటర్ ఉంది ఈ పాయింటర్ చెప్పండి ఇది పేరెంట్ నోడ్లకు సూచించబడిందని గుర్తుంచుకోండి m ఇక్కడ దాని పేరెంట్కి గురిపెట్టింది మరియు మనం m కి మంచి మార్గాన్ని కనుగొంటే మనం ఈ పాయింటర్ను ఇక్కడకు మార్చాలి మరియు ఇది కొత్త పేరెంట్ అని చెప్పాలి మనం n కోసం చేసినట్లే వాస్తవానికి ఈ నోడ్ మొదట దీనిని సూచిస్తుంది కానీ ఇప్పుడు మేము దీనిని తీసివేసాము మరియు క్లోజ్ నోడ్ల కోసం మంచి మార్గాన్ని కనుగొన్నట్లయితే ఇది కొత్త పాయింటర్ అని అనుకుంటాము రెండవ కేసు లో లాగా చేయండి మెరుగైన పాత్ కనుగొనబడితే నేను దీనిని ఉపయోగించనివ్వండి ఈ స్థితి దీని అర్థం ప్రాథమికంగా gkmn g యొక్క పాత విలువ అప్పుడు వాస్తవానికి నేను రెండవ కేస్ లాగా ఇలా చేయాలి అంటే పాయింటర్ పేరెంట్ పాయింటర్ g విలువను రీఅడ్జస్ట్ చేయండి కానీ ఇప్పుడు g విలువ మారిపోయింది మనం ఒక ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది gold50 చెప్పనివ్వండి మరియు g ఒక క్రొత్త విలువను పొందినట్లయితే అది g10 అని చెప్పనివ్వండి g 20 2010 30 కి సమానం పాత విలువ 50 మరియు క్రొత్త విలువ 30 అయితే పాత పాత్ కంటే 20 యూనిట్ చౌకైన ఈ కొత్త మార్గాన్ని కనుగొన్నాము అంటే m నుండి ఇతర నోడ్లకు వెళ్లే అన్ని మార్గాలు మనం తప్పక పాస్ చేయాలి వాటికి మెరుగుదల చేయాలి మీరు దీని కాస్ట్ ను 20 తగ్గించాలి దీని కాస్ట్ ను 20 తగ్గించాలి ఆపై దీని కాస్ట్ ను 20 తగ్గించాలి నేను దీనిని వ్రాస్తాను మరియు సబ్ ట్రీ కు m కంటే తక్కువ కాస్ట్ ను మెరుగు పరుస్తాను ఈ ప్రచారం మనం ఎలా చేయగలం మీరు డెప్త్ ఫస్ట్ ట్రావెల్ లేదా అలాంటిదే చేయవచ్చు ఈ పర్పుల్ ట్రీ యొక్క ఈ m వద్ద పాతుకుపోయింది అంటే ట్రీ యొక్క ఈ భాగం ఈ నోడ్కు కాస్ట్ ను విస్తరిస్తుంది ఇది మూడవ కేసు మీరు క్లోస్డ్ నోడ్కు కొత్త పాత్ కనుగొంటే క్లోస్డ్ నోడ్కు మెరుగైన పాత్ ఆ మెరుగుదల తప్పనిసరిగా ఆ నోడ్ యొక్క చైల్డ్ లకు ఇవ్వాలి ఇది డిజేక్స్ట్రాస్ కాదు నేను డిజేక్స్ట్రాస్ అల్గోరిథం గురించి మాట్లాడుతున్నప్పుడు డిజేక్స్ట్రాస్ అల్గోరిథంలో నోడ్కు మార్గాన్ని మీరు కనుగొంటే మీరు ఇప్పటికే అక్కడకు ఆప్టిమల్ పాత్ కనుగొన్నారు కానీ A లో తప్పనిసరిగా మేము ఉదాహరణలో చూసినట్లుగా మీరు నోడ్ B ద్వారా ఉన్న G కి ఒక మార్గాన్ని కనుగొంటే ఇది ఖరీదైన పాత్ అవుతుంది మీరు ముఖ్యంగా ఆ నోడ్ నుండి కొత్త మార్గాన్ని కనుగొనవచ్చు నోడ్లకు కూడా ఇది సాధ్యమే మరియు మీరు ఉదాహరణను సులభంగా నిర్మించవచ్చు మనకు ఈ అదనపు దశ అవసరం మనం మంచి మార్గాన్ని కనుగొంటే మనం ఇంతకు ముందే విస్తరించిన నోడ్ ఈ అభివృద్ధిని వారి చైల్డ్ లకు తప్పనిసరిగా పంపిణి చేయాలి ఇది కొంచెం ఎక్కువ పని అయితే రెండవ కేసు మరియు ఇక్కడ ఏదీ లేదు మరియు సరిదిద్దడానికి m ని జోడించండి హ్యూరిస్టిక్ ఫంక్షన్ గోల్ కాస్ట్ ను తక్కువగా ఎస్టిమేట్ వేసిన పరిస్థితులలో ఈ అల్గోరిథంను A అని పిలుస్తారు ఇది ఆమోదయోగ్యమైనది తరువాతి తరగతిలో మేము కలిసినప్పుడు అది ఆమోదయోగ్యమని నిరూపిస్తాము మేము ప్రవేశానికి అధికారిక రుజువు ఇచ్చే సందర్భాల్లో ఇది ఒకటి ఎందుకంటే A చాలా బాగా తెలిసిన మరియు తరచుగా ఉపయోగించే అల్గోరిథం కానీ ఇది ప్రవేశానికి మాత్రమే షరతు కాదు నా ఉద్దేశ్యం ఈ పరిస్థితి హ్యూరిస్టిక్ ఫంక్షన్కు మాత్రమే ఈ రోజు మనం ఒక ఉదాహరణతో చూపించినది హ్యూరిస్టిక్ ఫంక్షన్ గోల్ కాస్ట్ ని తక్కువగా ఎస్టిమేట్ వేస్తే అల్గోరిథం ఆమోదయోగ్యమైనది మరియు బ్రాంచ్బౌండ్ అనేది ఒక A యొక్క ప్రత్యేక సందర్భం ఇక్కడ h ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది అందుకే మీరు ప్రతి నోడ్కు h0 అని అనుకుంటే మీరు దీనిని ఎస్టిమేటేడ్ కాస్ట్ గా భావించవచ్చని అనుకుంటాము అప్పుడు ఈ అల్గోరిథం తప్పనిసరిగా బ్రాంచ్ బౌండ్ అవుతుంది కానీ ఇది మాత్రమే షరతు కాదు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఊహించుకోండి A దీనిని వాస్తవానికి కొంతమంది గ్రాఫ్ సెర్చ్ అని పిలుస్తారు ఇది వెయిటెడ్ గ్రాఫ్ మరియు మీరు ఒక నోడ్ నుండి మరొక నోడ్ వరకు తక్కువ కాస్ట్ మార్గాన్ని కనుగొనాలి మేము కొన్ని సరళమైన ఊహలను చేస్తాము కాని ఇది విషయంలో డిజేక్స్ట్రాస్ అల్గోరిథం నుండి భిన్నంగా ఉంటుంది మరియు డిజేక్స్ట్రాస్ అల్గోరిథం పూర్తి గ్రాఫ్ మీకు అందుబాటు లో ఉంది అని ఊహిస్తుంది మరియు ఇది ఒక రకం గా పాతది ఇది ఒకే మూలం నుండి ప్రతి ఇతర నోడ్కు చిన్నదైన మార్గాన్ని కనుగొంటుంది మేము ప్రతి ఇతర నోడ్ పట్ల ఆసక్తి చూపడం లేదు ఇచ్చిన గోల్ నోడ్కు ఒక మార్గాన్ని కనుగొనడంలో మాత్రమే మాకు ఆసక్తి ఉంది మరియు మనకు గ్రాఫ్ అందుబాటులో లేదు గ్రాఫ్ ఫ్లై లో ఉత్పత్తి అవుతుంది మూవ్ జెన్ ఫంక్షన్ను ఉపయోగిస్తూ మనం వెళుతున్నప్పుడు గ్రాఫ్ ఉత్పత్తి అవుతుంది మేము నోడ్తో ప్రారంభిస్తాము మేము గ్రాఫ్కు ఎక్కువ నోడ్లను జోడించాము మరియు ఈ పరిస్థితులలో మేము దానితో పని చేస్తాము A డిజేక్స్ట్రాస్ అల్గోరిథం నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ డిజిక్స్ట్రాస్ అల్గోరిథం యొక్క ఈ ఆలోచనను కూడా ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇది గ్రాఫ్లోని అన్ని నోడ్లకు తప్పనిసరిగా దగ్గరి మార్గాన్ని కనుగొనబోతోంది ఇది మెమొరీలో ఒక లక్ష్యాన్ని కలిగి లేదు A మెమొరీలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంది మీరు మెమొరీలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారని చెప్పాలనుకుంటే అది హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందుతుంది మరియు హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఫంక్షన్ను తక్కువ ఎస్టిమేట్ వేస్తుంటే అది ఆమోదయోగ్యమైన వాటిల్లో ఒకటి అందువల్ల మీరు ప్రవేశానికి ఏ ఇతర పరిస్థితులు అవసరమవుతాయో ఆలోచించా లనుకున్నాను ఇది కొన్ని ఓబీటురీ గ్రాఫ్లు అని ఊహించుకోండి అలాంటి సమస్య తో గ్రాఫ్ మీకు ఇవ్వబడుతుంది మరియు ఏ పరిస్థితులలో ఈ అల్గోరిథం ఆప్టిమల్ పాత్ కనుగొంటుంది మేము తరువాతి తరగతిలో దీనిని తీసుకుంటాము మేము హ్యూరిస్టిక్ ఫంక్షన్లను మళ్ళీ లాంఛనంగా పోల్చి చూస్తాము మరియు హ్యూరిస్టిక్ ఫంక్షన్లు తక్కువ సమాచారం కోసం ఎక్కువ సమాచారం కలిగి ఉన్నవి అని చూపిస్తాము మేము బ్రాంచ్బౌండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఎస్టిమేట్ సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి అని గుర్తుంచుకోండి ఇది లోయర్ బౌండ్ ఉండాలి ఇది కూడా లోయర్ బౌండ్ ఉండాలి కానీ అది సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి మరియు మేము ఈ అల్గోరిథం శోధిస్తున్న నోడ్ల సంఖ్య ఎంత తక్కువగా ఉందో ముగింపుకు ముందే చూపించాలి మేము ఈ రెండు రుజువులను తదుపరి తరగతిలో చేస్తాము మేము ఇక్కడ ఆగిపోతాము